అందరికీ నమస్కారం ఈ రోజు మనం మైక్రో వేవ్ ఫిల్టర్ల గురించి మాట్లాడబోతున్నాం సర్క్యూట్ థియరీ కోర్సులో ఫిల్టర్ల గురించి మీరు అధ్యయనం చేసి ఉండవచ్చు లో పాస్ ఫిల్టర్ హై పాస్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ మరియు ఆల్ పాస్ ఫిల్టర్ గురించి మీరు వినే ఉంటారు మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద ఈ ఫిల్టర్ లను ఎలా గ్రహించవచ్చో ఈ రోజు మనం చూస్తాము కాబట్టి లో పాస్ ఫిల్టర్తో ప్రారంభిద్దాం ప్రాథమికం గా లో పాస్ ఫిల్టర్ తక్కువ ఫ్రీక్వెన్సీ ల ను అనుమతించగల ఫిల్టర్ హై పాస్ ఫిల్టర్ అధిక ఫ్రీక్వెన్సీ లను అనుమతిస్తుంది బ్యాండ్ పాస్ ఫిల్టర్ నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లని అనుమతిస్తుంది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఒక నిర్దిష్ట బ్యాండ్ను తిరస్కరిస్తుంది నిజానికి దీనిని బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ అని కూడా అంటారు కొన్నిసార్లు మీరు దీని గురించి సరిహద్దు భద్రతా దళంగా ఆలోచించవచ్చు కానీ అది ఇక్కడ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ మరియు తరువాత నాచ్ ఫిల్టర్ అప్పుడు మనకు మరొకటి ఉంది ఇది ఆల్ పాస్ ఫిల్టర్ కానీ ఇప్పుడు సాధారణం గా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మేము ఎప్పుడూ మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద ఆల్ పాస్ ఫిల్టర్ లను డిజైన్ చేయలేదు దీనికి కారణం సాధారణం గా ఆల్ పాస్ ఫిల్టర్లు ఫేస్ డిలే ఇవ్వడానికి రూపొందించబడ్డాయి కానీ మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద మేము ఫేస్ డిలే ని సాధారణ పంక్తి పొడవు ద్వారా అందించగలము ఉదాహరణకు మనకు 90 డిగ్రీల ఫేస్ డిలే కావాలనుకుంటే f 1 గిగాహెర్ట్జ్కి సమానం కాబట్టి 1 గిగాహెర్ట్జ్ వద్ద వేవ్ లెంగ్త్ 30 సెంటీమీటర్ అవుతుంది కాబట్టి లాంబ్డా బై 4 విలువ 7 5 సెంటీమీటర్ ఉంటుంది ఇది 90 డిగ్రీల ఫేస్ డిలే ఇస్తుంది కానీ మీరు 1 మెగాహెర్ట్జ్ వద్ద అదే పని చేయాలనుకుంటే 1 మెగాహెర్ట్జ్ వద్ద వేవ్ లెంగ్త్ 300 మీటర్లు కాబట్టి లాంబ్డా బై 4 విలువ 75 మీటర్లు ఉంటుంది మరియు మీరు 75 మీటర్ల పొడవుతో పిసిబిని కలిగి ఉండటానికి ఇష్టపడరు సరే అందువల్ల ఆల్ పాస్ ఫిల్టర్లు తక్కువ ఫ్రీక్వెన్సీ లో రూపొందించబడ్డాయి కానీ మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద ఎప్పుడూ ఉండవు కాబట్టి నేను 7 వ ఆర్డర్ లొ పాస్ ఫిల్టర్ యొక్క ఒక ఉదాహరణ చూపించాను కాబట్టి 7 వ ఆర్డర్ లొ పాస్ ఫిల్టర్ యొక్క ఛాయాచిత్రం ఇక్కడ ఉంది మీరు నిజంగా ఇక్కడ చూడ వచ్చు ఇండక్టర్ లేదు కెపాసిటర్ లేదు ట్రాన్స్మిషన్ లైన్ కాన్సెప్ట్ ఉపయోగించి ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ లు గ్రహించబడతాయి మేము ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు గుర్తుచేసుకున్నట్లైతే ఒక చిన్న ట్రాన్స్మిషన్ లైన్ షార్ట్ అయితే అది ఇండక్టర్ లాగా ప్రవర్తిస్తుందని నేను ప్రస్తావించాను మరియు ఓపెన్ సర్క్యూట్తో ఒక చిన్న ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటర్గా ప్రవర్తిస్తుంది ఈ ప్రసార మార్గాలను ఉపయోగించడం ద్వారా లొ పాస్ ఫిల్టర్ను గ్రహించడానికి అదే భావన ఉపయోగించబడుతుంది మరియు అందువల్ల మీరు ఏ ఇండక్టర్ మరియు కెపాసిటర్ను చూడలేరు కాబట్టి వీటిని ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి మొదట ఐడియల్ ఫిల్టర్ ల యొక్క ఆంప్లిట్యూడ్ ప్రతిస్పందనను చూద్దాం ఇక్కడ ఐడియల్ లొ పాస్ ఫిల్టర్ ఉంది ఇది ఫ్రీక్వెన్సీωc వరకు ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీ లను అనుమతిస్తుంది మరియు అంతకు మించి ఫ్రీక్వెన్సీ లను ఏమీ అనుమతించదు ఇప్పుడు ఇది ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఇది నిజంగా జరగదు కాబట్టివాస్తవానికి ఐడియల్ పరిస్థితి ఏమిటంటే అక్కడ ఖచ్చితమైన అటెన్యుయేషన్ లేదు అంటే ఇన్ పుట్ ఒకటి అయితే అవుట్ పుట్ 1 కి సమానం గా ఉంటుందని లేదా ఇన్ పుట్ 10 అయితే అవుట్ పుట్ 10 కి సమానం గా ఉంటుందని చెప్పండి మరియు ωc వద్ద ఖచ్చితమైన కటాఫ్ ఉంటుంది మరియు ఆ తరువాత ఏమీ పాస్ చేయబడదు కానీ నేను చెప్పినట్లుగా ఇది ఐడియల్ ప్రతిస్పందన మాత్రమే ఆచరణాత్మకం గా ఎవరైనా దీనిని సాధించాలనుకుంటే మనకు ఇన్ఫినిటి ఆర్డర్ కలిగివున్న ఫిల్టర్ అవసరం వాస్తవ ప్రపంచంలో ఇన్ఫినిటి లేదని మీకు తెలుసు కాబట్టి లొ పాస్ ఫిల్టర్ నుండి మనం హై పాస్ ఫిల్టర్కి మారవచ్చు వాస్తవానికి ఇది రివర్స్ అని మీరు చూడవచ్చు మీరు నిజంగా 1ωc తో ప్లాట్ చేయడం గురించి ఆలోచించవచ్చు కాబట్టి హై పాస్ ఫిల్టర్ ωc కి మించిన అన్ని అధిక ఫ్రీక్వెన్సీ లను అనుమతిస్తుంది మరియు దాని కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ని అనుమతించదు ఇది ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ωc1 మరియు ωc2 మధ్య ఫ్రీక్వెన్సీ లను ఎటువంటి అటెన్యుయేషన్ లేకుండా పాస్ చేస్తుంది మరియు ఇది ఇతర ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వద్ద పూర్తి అటెన్యుయేషన్ను అందిస్తుంది మరియు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లేదా బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ లేదా నాచ్ ఫిల్టర్ వాస్తవానికి ఒక నాచ్ ను అందిస్తుంది లేదా ωc1 మరియు ωc2 మధ్య ఫ్రీక్వెన్సీ లను అనుమతించదని మీరు చెప్పవచ్చు మరియు ఇది అన్ని ఇతర ఫ్రీక్వెన్సీ లను అనుమతిస్తుంది కాబట్టి మీరు లొ పాస్ ఫిల్టర్ నుండి చూస్తే పరివర్తన చాలా సులభం అని మనం చూడవచ్చు S యొక్క విలువ ఏమైనా మనం ఇక్కడ చూస్తే s j అని మనకు తెలుసు కాబట్టి s కు బదులుగా 1s ని ప్రత్యామ్నాయం చేస్తే మనకు హై పాస్ ఫిల్టర్ లభిస్తుంది మరియు బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క విలోమం బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అని మీరు చూడవచ్చు కాబట్టి మనం ఈ విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం మొదట చాలా సులభమైన లొ పాస్ ఫిల్టర్తో ప్రారంభిద్దాం ఇది మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీల వద్ద ఉపయోగించే సర్క్యూట్ కాదు కానీ నేను ఉద్దేశపూర్వకంగా ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ తీసుకున్నాను ఎందుకంటే మీకు RC సర్క్యూట్ గురించి తెలిసి ఉండవచ్చు RC సర్క్యూట్ మొదటి ఆర్డర్ లొ పాస్ ఫిల్టర్ తప్ప మరొకటి కాదు నిజానికి దీనిని ఇంటిగ్రేటర్ అని కూడా అంటారు ఇప్పుడు ట్రాన్ఫర్ ఫంక్షన్ H ను కనుగొనడం చాలా సులభం HsV2SV1S ట్రాన్ఫర్ ఫంక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది s డొమైన్లో అవుట్ పుట్ ఓల్టేజ్ డివైడెడ్ బై ఇన్ పుట్ ఓల్టేజ్ కాబట్టి ఓల్టేజ్ నిష్పత్తిని 1 sC గా చెప్పవచ్చు ఇది 1 sC గా ఉంటుంది ఇది మొత్తం ఇంపెడెన్స్ ద్వారా 1 sC R గా ఉంటుంది మరియు మనం న్యూమరేటర్ మరియు డినామినేటర్ లను s R తో గుణించినట్లైతే 1 RC వస్తుంది మరలా మనం s R ను గుణిస్తాము ఇది s అవుతుంది మరియు దీనిని s R తో గుణిస్తే అది 1 RC అవుతుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన విషయం యొక్క ప్లాట్ను నిజంగా చూస్తే ఇది బోడ్ ప్లాట్ను ఉపయోగించి చేయగలిగేది కాబట్టి కటాఫ్ ఫ్రీక్వెన్సీ ωc మరేమి కాదని అది 1 RC కి సమానం అని మనం చెప్పగలం ఏదేమైనా మేము ఇక్కడ సాధారణీకరించిన ఫ్రీక్వెన్సీ పరిస్థితిని తీసుకుంటాము ఎందుకంటే ఒకసారి మేము సాధారణీకరించిన ఫ్రీక్వెన్సీ తో వ్యవహరించిన తర్వాత ఏదైనా కావలసిన ఫ్రీక్వెన్సీ వద్ద ఫిల్టర్ను రూపొందించవచ్చు కాబట్టి వాస్తవానికి మనం చూసే చాలా విషయాలు సాధారణీకరించిన ఫ్రీక్వెన్సీ ωc 1 వద్దమనముచేయబోతున్నాము ఆపై ఇతర ఫ్రీక్వెన్సీ వద్ద కావలసిన లొ పాస్ ఫిల్టర్ను రూపొందించడానికి ఫ్రీక్వెన్సీ ట్రాన్ఫర్మేషన్ ను ఉపయోగిస్తాము కాబట్టి సాధారణీకరించినఫ్రీక్వెన్సీ కోసం మేము 1 RC 1 కి సమానం అని చెప్పవచ్చు మరియు 1 RC 1 కి సమానం అయితే HS1S 1 తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు మరియు కొన్నిసార్లు ఇది చాలా సులభం వాస్తవానికి ఈ ట్రాన్ఫర్ ఫంక్షన్ లొ పాస్ ఫిల్టర్ లేదా హై పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ పాస్ ఫిల్టర్ను సూచిస్తుందో లేదో తెలుసుకోండి మీరు త్వరగా తెలుసుకోవడానికి s 0 ప్రతిక్షేపించవచ్చు కాబట్టి మీరు s 0 ని ప్రతిక్షేపిస్తే ఇది 1 కి సమానం అవుతుంది మరియు మీరు s ఇన్ఫినిటి ఉంచినట్లయితే 1 ఇన్ఫినిటి 0 వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచనను పొందవచ్చు ఏమిటంటే తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ఆంప్లిట్యూడ్ 1 కి సమానం కాని చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ఆంప్లిట్యూడ్ 0 కి వెళుతుంది ఇది లొ పాస్ ఫిల్టర్ యొక్క లక్షణం కాబట్టి ఇప్పుడుs jω యొక్క విలువలను ఉంచండి లేదా సాధారణం గా s jω అని చెప్పండి ఇక్కడ అటెన్యుయేషన్ భాగాన్ని సూచిస్తుంది కానీ ఇక్కడ ఇది నష్టరహిత స్థితి అనిపిస్తుంది కాబట్టి సిగ్మా 0 అవుతుంది కాబట్టి s jω కాబట్టి మనం ఇక్కడ s jωవిలువ ను ప్రత్యామ్నాయం చేస్తే Hjω11 jω తప్పమరొకటి కాదు మరియు మనం ఇప్పుడు ఈ ప్రత్యేకమైన విషయం యొక్క ఆంప్లిట్యూడ్ లేదా మాగ్నిట్వూడ్ ని తీసుకుంటే మాగ్నిట్వూడ్ Hjω112 తప్పమరేమీ కాదు కాబట్టి ఇది మొదటి ఆర్డర్ లొ పాస్ ఫిల్టర్ వాస్తవానికి ఈ రకమైన ఫిల్టర్ రియలైజేషన్ను మాక్సిమలీ ఫ్లాట్ లొ పాస్ ఫిల్టర్ అని కూడా పిలుస్తారు లేదా దీనిని బటర్వర్త్ కనుగొన్నారు లేదా ప్రతిపాదించారు దీనిని బటర్వర్త్ ఫిల్టర్ అని కూడా అంటారు మరియు n వ ఆర్డర్ లొ పాస్ ఫిల్టర్ కు Hjω112n సరే కాబట్టి ఆ n అనేది ఫిల్టర్ యొక్క క్రమం కాబట్టి ఒక సాధారణ ప్రతిస్పందనను చూద్దాం ఇది H jω వర్సెస్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది ట్రాన్ఫర్ కోఎఫిషియంట్ ప్లాట్ అవుతుంది ఇది |H jω | ప్లాట్ మేము మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద వస్తువులను రూపొందించబోతున్నాం కాబట్టి మేము ఈ విషయాలను ఎస్ పారామీటర్ల పరంగా సూచించబోతున్నాము కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు ట్రాన్ఫర్ ఫంక్షన్ను S21 ద్వారా సూచించవచ్చు మరియు ఈ ప్రత్యేకమైన విషయం వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ S11 ద్వారా సూచించవచ్చు కాబట్టి కటాఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఆ పాయింట్ వద్ద ωc గా ఉంది యాంప్లిట్సూడ్ 1 లేదా dB పరంగా ఇది 0 dB గా ఉంటుంది అని మీరు చూడవచ్చు కాబట్టి హాఫ్ పవర్ పాయింట్ మైనస్ 3 డిబి అవుతుంది కాబట్టి ఇక్కడే కటాఫ్ ఫ్రీక్వెన్సీ నిర్వచించబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ లో ఎలా చేయాలో చూద్దాం మరియు నేను మీకు ముందే చెప్పాలనుకుంటున్నాను మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద సాధారణం గా మేము రెసిస్టర్ను ఉపయోగించము కాని మేము ఇండక్టర్లను ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ రెసిస్టర్ను ఉపయోగించకుండా మనం ఇండక్టర్ కెపాసిటర్ఉపయోగిస్తాము మరియు మేము ఎందుకు అలా చేస్తాము దీనికి కారణం ఈ R కారణంగా మీరు ఓల్టేజ్ V1 మరియు ఓల్టేజ్ V2 గురించి ఆలోచిస్తే ఇక్కడ డెరివేషన్ చూడండి ఇక్కడ లోడ్ ఇన్ఫినిటి గా పరిగణించాము కానీ మేము ఇక్కడ లోడ్ ను ఉంచిన క్షణం మరియు మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద ఎక్కువ సమయం ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ ఇంపెడెన్సులు 50Ω అవుతాయి కాబట్టి దీని గురించి ఆలోచించండి ఒకవేళ నేను ఇక్కడ 50 ఓం రెసిస్టర్ను ఉంచినట్లయితే మరియు ఈ రెసిస్టర్ 1 kΩ అనుకుంటే అప్పుడు V2 బై V1 50 డివైడెడ్ బై 50 ప్లస్ 1000 కాబట్టి అవుట్ పుట్ ఓల్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది అది ఎప్పటికీ 0 dB కి లేదా 1 కి సమానం కాదు సరే మరియు అది 50 అయినప్పటి కీ మరియు ఇది 50 అయితే 50 డివైడెడ్ బై 50 ఇప్పటి కీ సగం విలువగా ఉంటుంది సరే కానీ మనకు ఇండక్టర్ ఉంటే అప్పుడు ఇండక్టర్ లో డిసిప్పేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇండక్టర్ మరియు కెపాసిటర్ లను ఉపయోగించి n వ ఆర్డర్ లొ పాస్ ఫిల్టర్ను ఎలా గ్రహించవచ్చో చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు సోర్స్ ఉంది సోర్స్ ఇంపెడెన్స్ 1 కి సమానమని మేము మొదట్లో ఉహిస్తున్నాము మరియు ఆ లోడ్ ఇంపెడెన్స్ కూడా 1 కి సమానమని మేము తరువాత తీసుకుంటాము ఇప్పుడు 1 మళ్ళీ సాధారణీకరించిన కేసు లేదా మీరు దీనిని సాధారణీకరించిన ఇంపెడెన్స్ అని చెప్పవచ్చు తరువాత మేము ఇంపెడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ను కూడా ఉపయోగించబోతున్నాము ఈ R ని 1 కి సమానం గా లేదా g ని 1 కి సమానమైన కావలసిన ఇంపెడెన్స్ విలువలకు ట్రాన్ఫర్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో చూద్దాం ఇక్కడ మొదటి మూలకం కెపాసిటెన్స్ తరువాత ఇండక్టర్ తరువాత కెపాసిటెన్స్ మరియు మొదలైనవి ఇక్కడ ఈ ప్రత్యేక సర్క్యూట్ లో మొదటి మూలకం ఇండక్టర్ తరువాత కెపాసిటర్ తరువాత ఇండక్టర్ ఇప్పుడు మీరు ఈ కాన్ఫిగరేషన్ను ఉపయోగించవచ్చు లేదా మీరు ఆ కాన్ఫిగరేషన్ను అయినా ఉపయోగించవచ్చు రెండూ మీకు ఒకే ఫలితాన్ని ఇస్తాయి సరే కాబట్టి మీరు సిరీస్ ఎలిమెంట్ అయిన మొదటి ఎలిమెంట్తో ప్రారంభించవచ్చు లేదా మీరు మొదటి ఎలిమెంట్తో షంట్ ఎలిమెంట్గా అయిన ప్రారంభించవచ్చు సరే ఇప్పుడు మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు నేను g1g2g3అని వ్రాశాను సరే మరలా ఇక్కడ ప్రారంభ స్థానం g1g2g3 మరియు g1 అంటే హిందీ లో జీవన్ చలానే కా నామ్ అని మీకు తెలుసు కాబట్టి ఏదైనా g1 తో మొదలవుతుందని మీరు నిజంగా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు తేలికైన కోణం లో కూడా ఆలోచించవచ్చు కాబట్టిఇప్పుడు లొ పాస్ ఫిల్టర్ను గ్రహించడానికి మనం g1g2g3 విలువలను కనుగొనాలి లొ పాస్ ఫిల్టర్ను గ్రహించడానికి ఇప్పుడు అనేక పద్ధతులు ఉన్నాయి మరియు వీటిని వేర్వేరు వ్యక్తులు ప్రతిపాదించారు కాబట్టి ఈ g పారామితులను గ్రహించడానికి ఈ విభిన్న పద్ధతులు ఏమిటో చూద్దాం కాబట్టి నేను మీకు ప్రస్తావించినది ఏమిటంటే ప్రతిస్పందన లు ఎలా ఉంటాయంటే Hjω112n ఆ ప్రతిస్పందనను మాక్సిమలీ ఫ్లాట్ ప్రతిస్పందన అని పిలుస్తారు లేదా బటర్వర్త్ అని ప్రతిపాదించారు అందుకే బటర్వర్త్ ఫిల్టర్ అని కూడా పిలుస్తారు కానీ ఇక్కడ మీరు 3 వేర్వేరు ఫిల్టర్ల ప్రతిస్పందన లను చూస్తారు కాని తరువాత నేను 4 వ రకం ఫిల్టర్ గురించి కూడా మాట్లాడుతాను అయితే మొదట మాక్సిమలీ ఫ్లాట్ లేదా బటర్వర్త్ ఫిల్టర్ అయిన ఈ 2 రకాలపై దృష్టి పెడదాం దాని ప్రతిస్పందన ఇక్కడ నుండి మొదలవుతోంది మీరు ఫ్లాట్ గా ఉన్నట్లు చూడవచ్చు మరియు అది ఇక్కడకు వస్తోంది కాబట్టి ఇది 5 వ ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన ఈ చెబిషెవ్ ఫిల్టర్ ఏమిటో చూద్దాం చెబిషెవ్ ఫిల్టర్ పాస్ బ్యాండ్లో రిపుల్ కలిగి ఉంది ఆపై అది ఇక్కడకు వెళుతోంది ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి కాబట్టి ఈ సందర్భంలో మనకు ఫ్లాట్ మాక్సిమలీ ఉంది కాబట్టి ఇది మీరు ఫ్రీక్వెన్సీ ని అనుమతించాలనుకునే ఫ్రీక్వెన్సీ పరిధి కానీ స్టాప్ బ్యాండ్లోని అటెన్యుయేషన్ సాపేక్షం గా నెమ్మదిగా ఉందని మీరు చూడవచ్చు ఇది నెమ్మదిగా కదులుతోంది మరియు ఫ్రీక్వెన్సీ ను సాపేక్షం గా నెమ్మదిగా పెంచుతుంది అదే 5 వ ఆర్డర్ కోసం ఈక్విరిపుల్ లేదా చెబిషెవ్ ఫిల్టర్ ఉంటుంది వాస్తవానికి ఈ చెబిషెవ్ స్పెల్లింగ్ వేర్వేరు పుస్తకాలలో కొద్దిగా భిన్నంగా ఉపయోగించబడుతుందని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే రష్యా శాస్త్రవేత్త అయినందున వాస్తవానికి మరికొన్ని పుస్తకాలలో ఇచ్చిన స్పెల్లింగ్ Tsch తో మొదలవుతుంది సరే వాస్తవానికి మీరు Ts ను నిశ్శబ్దంగా చేస్తే ఇప్పుడు దీనిని చె అని పిలుస్తారు కాబట్టి చెబిషెవ్ ఫిల్టర్ కాబట్టి ఈ చెబిషెవ్ ఫిల్టర్ యొక్క ప్రధాన విషయం లేదా ప్రయోజనం ఏమిటంటే పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్కు ట్రాన్సిషన్ సాపేక్షం గా వేగంగా ఉంటుంది మాక్సిమలీ ఫ్లాట్ లేదా బటర్వర్త్ యొక్క ప్రతికూలత ఏమిటంటే పాస్ బ్యాండ్ నుండి ట్రాన్సిషన్ బ్యాండ్ వరకు ప్రతిస్పందన చాలా నెమ్మదిగా ఉంటుంది కాని చెబిషెవ్ ఫిల్టర్ యొక్క ప్రతికూలత ఏమిటంటే పాస్ బ్యాండ్లో రిపుల్స్ ఉన్నాయి సరే ఇప్పుడు ఇది యాంప్లిట్యూడ్ ప్లాట్ ఇక ఫేస్ ప్లాట్ చూద్దాం కాబట్టి ఇది ఫేస్ ప్లాట్ లేదా మీకు చెప్పడానికి ఇది గ్రూప్ డిలే అని మీరు చెప్పవచ్చు గ్రూప్ డిలే అనేది dϕdω గా నిర్వచించబడుతుంది సరే కాబట్టి కొన్నిసార్లు dω ఫేస్ ప్లాట్ అని పిలువబడింది అంటారు లేదా కొన్నిసార్లు గ్రూప్ డిలే ప్లాట్ అని పిలుస్తారు కాబట్టి సాధారణం గా మనం కోరుకుంటున్నది గ్రూప్ డిలే సాపేక్షం గా స్థిరంగా ఉండాలి సరే అంటే ఈ నిర్దిష్ట ప్రాంతం లోని అన్ని ఫ్రీక్వెన్సీ లు ఒకే డిలే తో అవుట్పుట్కు చేరుకోవాలి సరే కాబట్టి మొదట ఈ 2 కేసుల స్పందనలు ఏమిటో చూద్దాం కాబట్టిప్రతిస్పందన మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మాక్సిమలీ ఫ్లాట్ యొక్క ప్రతిస్పందన మరియు ఈ ప్రత్యేక ఫిల్టర్ 2 గిగాహెర్ట్జ్ఫ్రీక్వెన్సీ కోసం రూపొందించబడింది కటాఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ 2 GHz అని మీరు చూడవచ్చు కాబట్టి దశల ప్రతిస్పందనను ఇక్కడ నుండి ఇక్కడకు మనం చూడాలి సరే కాబట్టి గ్రూప్ డిలే నిజంగా 100 శాతం స్థిరంగా లేదని మీరు చూడవచ్చు కానీ వైవిధ్యం సాపేక్షం గా చిన్నది మరియు తరువాత ఇది స్టాప్ బ్యాండ్లోని ప్రతిస్పందన మీరు ఇక్కడ చూస్తున్న ఈక్విరిపిల్ లేదా చెబిషెవ్ ఫిల్టర్ కోసం ప్రతిస్పందన ఏమిటో చెప్పండి పాస్ బ్యాండ్లో రిపుల్స్ ఉన్నాయని గ్రూప్ డిలే లో కూడా రిపుల్స్ ఉన్నాయి సరే ఆపై ట్రాన్సిషన్ స్థాయి లో గ్రూప్ డిలే గణనీయం గా పెరుగుతుందని మీరు చూడవచ్చు మరియు ఇక్కడ పెద్ద వైవిధ్యం ఉంది సరే కాబట్టి అంటే చెబిషెవ్ ఫిల్టర్ మాక్సిమలీ ఫ్లాట్తో పోలిస్తే గ్రూప్ డిలే లో సాపేక్షంగా పెద్ద వైవిధ్యం యొక్క ప్రతికూలతను కలిగి ఉంది గ్రూప్ డిలే యొక్క విలువ ఏమిటో మీరు చూస్తే ఈ విలువలు నానోసెకండ్లో ఉన్నాయి సరే కాబట్టి ఈ డిలే చాలా తక్కువ చాలా చిన్నది అని మీరు చూడవచ్చు కాబట్టి మనం మాట్లాడుకునే మొబైల్ ఫోన్ గురించి ఆలోచించండి కాబట్టి సిగ్నల్స్ వేర్వేరు సమయం లో డిలే అయితే మీరు వేర్వేరు టైం డిలే వద్ద వేర్వేరు ఫ్రీక్వెన్సీ ను ఇక్కడ పొందుతారు కానీ మీరు ఏదన్న వింటున్నప్పుడు నానోసెకండ్ యొక్క గ్రూప్ డిలే ఏ మాత్రం తేడా ఉండదు సరే కాబట్టి ఇక్కడ గ్రూప్ డిలే ఉన్నప్పటికీ అది గణనీయం గా చెడ్డది కాదు ఏదేమైనా ఈ రకమైన వైవిధ్యం వద్ద లేదా ఈ వైవిధ్యం కూడా ఆమోదయోగ్యం కానట్లయితే కొన్ని అనువర్తనాలు ఉన్నాయి కాబట్టి బెస్సెల్ ఫిల్టర్ల యొక్క స్థిరమైన గ్రూప్ డిలే సాధించడానికి అక్కడ ఉన్నాయి బెస్సెల్ ఫిల్టర్లను లీనియర్ ఫేస్ అని కూడా పిలుస్తారు లేదా గ్రూప్ డిలే స్థిరంగా ఉంటుందని మీరు చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ కోసం మీరు చూడగలిగినట్లుగా స్పందనలు దాదాపు ఫ్లాట్ గా ఉంటుంది మీరు ఇప్పుడు ఆంప్లిట్యూడ్ ప్రతిస్పందనను చూస్తే ఇక్కడ ఇది మాక్సిమలీ ఫ్లాట్ లాగా కనిపిస్తుంది కానీ ట్రాన్సిషన్ చాలా నెమ్మదిగా ఉందని మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీ లో కూడా మీకు 4 గిగాహెర్ట్జ్ వద్ద తెలుసు కాబట్టి ఇది 2 గిగాహెర్ట్జ్ వద్ద పనిచేయవలసి ఉంది కానీ 4 గిగాహెర్ట్జ్ వద్ద కూడా అటెన్యుయేషన్ 3 డిబి మాత్రమే అయితే మీరు ఈ ఫ్రీక్వెన్సీ 4 గిగాహెర్ట్జ్ ను పరిశీలిస్తే బటర్వర్త్ ఫిల్టర్ వాస్తవానికి అటెన్యుయేషన్ను దాదాపు 30 డిబి చేస్తుంది అయితే చెబిషెవ్ ఫిల్టర్ ని మీరు మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తే అది 50 dB కి దగ్గరగా ఉండవచ్చు అని మీరు చూస్తారు కాబట్టి వాస్తవానికి కొన్నిసార్లు నేను తేలికైన మోడ్లో మళ్ళీ చెప్తాను ఈ ప్రత్యేకమైన వేగవంతమైన ప్రతిస్పందన గురించి మీరు చాలా వేగంగా స్పోర్ట్స్ కారు లాగా ఆలోచించవచ్చు కాబట్టి ఇది గంటకు 100 కిలోమీటర్లు అని చెప్పడానికి 0 నుండి మొదలవుతుంది మరియు ఇది సాపేక్షంగా నెమ్మదిగా ఉండే కారు వాస్తవానికి ఇది 0 నుండి నిర్దిష్ట వేగంతో ఎక్కువ సమయం వెళుతుంది కాబట్టి వేగంగా పరివర్తన మీరు పెనాల్టీని చెల్లిస్తారు కాబట్టి చాలా వేగంగా ఉండే స్పోర్ట్స్ కారు వల్ల మీకు పెద్ద పెట్రోల్ ఖర్చులు అని తెలుసు మరియు కారు కూడా ఖరీదైనది కాబట్టి మీరు పెద్ద రిపుల్స్ పరంగా ఇక్కడ ధరను చెల్లిస్తారు అయితే ఇక్కడ నెమ్మదిగా ఉన్న వాహనం మీకు చాలా మంచి విషయం ఇస్తుంది అంటే మంచి ఇంధన సామర్థ్యం లేదా తక్కువ ధర కానీ విషయం ఏమిటంటే మీరు నిజంగా ఇక్కడ నుండి ఇక్కడకు తక్కువ అటెన్యుయేషన్ చెల్లించాలి వాస్తవానికి నేను మీకు ఒక ఉదాహరణ తరువాత చూపించబోతున్నాను అది మనకు నిర్దిష్ట అటెన్యుయేషన్ కావాలని నిర్వచిస్తుంది ఉదాహరణకు 3 గిగాహెర్ట్జ్ వద్ద చూడండి మనకు 30 dB కన్నా ఎక్కువ అటెన్యుయేషన్ కావాలని అనుకుందాం కాబట్టి ఇక్కడ నేను 3 యొక్క ఒక పంక్తి ని కూడా చూస్తే 30 dB ఇక్కడ 2 8 GHz వద్ద వస్తున్నట్లు మీరు చూడవచ్చు 8 GHz కు అనుగుణంగా మీరు ఇక్కడ అందించిన అటెన్యుయేషన్ 12 నుండి 14 dB వరకు చూడవచ్చు కాబట్టి మనకు కావలసిన నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో అటెన్యుయేషన్ కావాలంటే మీరు చిన్న ఆర్డర్ ఫిల్టర్ను ఉపయోగించాలనుకుంటే మాకు ఎక్కువ ఎంపిక లేదు బటర్వర్త్ ఫిల్టర్ను ఉపయోగించడం కంటే చెబిషెవ్ను ఉపయోగించడం మంచిది పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్కు మీరు ఈ రకమైన పరివర్తన కావాలనుకుంటే అప్పుడు మేము బటర్వర్త్ ఫిల్టర్ యొక్క చాలా పెద్ద ఆర్డర్ ని ఉపయోగించాల్సి ఉంటుంది సరే కాబట్టి ఎలిప్టిక్ ఫిల్టర్ అంటే ఏమిటి కాబట్టి నేను ఎలిప్టిక్ ఫిల్టర్ ప్రతిస్పందనను చూపించనప్పటికీ నేను మీకు వివరిస్తాను కాబట్టి ఎలిప్టిక్ ఫిల్టర్ పాస్ బ్యాండ్లో ఈ ఈక్విరిపుల్ ప్రతిస్పందనను కలిగి ఉంది స్టాప్ బ్యాండ్లో కూడా ఇలాంటి స్పందన ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రతికూలత ఉంది కానీ ఎలిప్టిక్ ఫిల్టర్ యొక్క ప్రయోజనం అదే 5 వ ఆర్డర్ కోసం ప్రతిస్పందన చాలా చాలా పదునైనదిగా ఉంటుంది ఇది ఇక్కడ ఇలాంటిదే వస్తుంది ఆపై ఇక్కడ ఇలాంటి తరంగాలు ఉంటాయి సరే కాబట్టి ప్రాథమికం గా మీరు ఈ బ్యాండ్లోని కొన్ని అవాంఛనీయఫ్రీక్వెన్సీ ను చాలా వేగంగా అణిచివేయవచ్చు కాబట్టి ఈ ఉదాహరణలను తరువాత చూస్తాము కాబట్టి ఇప్పుడు మాక్సిమలీ ఫ్లాట్ బటర్వర్త్ను మరింత వివరంగా చూద్దాం కాబట్టి మేము H jω2 1సి 2ఎన్ 1 ను చూశాము నేను దీన్ని కొద్దిగా భిన్నమైన రూపంలో వ్రాశాను స్క్వేర్ రూట్ పదం లేదు ఎందుకంటే ఇక్కడ మేము దానిని స్క్వేర్ చేసాము కాబట్టి ఇక్కడ n అనేది ఫిల్టర్ యొక్క ఆర్డర్ ωc కటాఫ్ ఫ్రీక్వెన్సీ కానీ ఇది హెర్ట్జ్ పరంగా నిజంగా ఫ్రీక్వెన్సీ కాదని గుర్తుంచుకోండి ఇది వాస్తవానికి ω యొక్క యూనిట్ ఒక రేడియన్ కాబట్టి ωc 2πfc కాబట్టి మీరు మీ ఫిల్టర్ రూపకల్పన చేస్తున్నప్పుడు 1 GHz వద్ద చెప్పండి దయచేసి 1 గిగాహెర్ట్జ్కు సమానం గా ωc ఉంచవద్దు కానీ మీరు fc ని 1 GHz ని 2π గా గుణించాలి కాబట్టి ఇప్పుడు ఫిల్టర్ యొక్క ఆర్డర్ ఇప్పుడు చాలా సార్లు మీరు 5 వ ఆర్డర్ ఫిల్టర్ లేదా 10 వ ఆర్డర్ ఫిల్టర్ రూపకల్పన అడగవచ్చు సరే కానీ అది బహుశా విశ్లేషణ సమస్య కానీ ఎక్కువ సమయం అందరూ ω1 ఫ్రీక్వెన్సీ dB లో కొంత అటెన్యుయేషన్ A కావాలని నిర్దేశిస్తారు కాబట్టి ఇది కటాఫ్ ఫ్రీక్వెన్సీ ωc ఇది ఫ్రీక్వెన్సీ ω1 మరియు ω1 వద్ద అటెన్యుయేషన్ A dB గా ఉండాలని కోరుకుంటారు సరే కాబట్టి ఉదాహరణకు ఇది 0 dB కావచ్చు ఇది మైనస్ 30 dB లేదా మైనస్ 40 dB లేదా మైనస్ 20 dB కావచ్చు ఇది 1 GHz అయితే ఇది 2 GHz లేదా 3 GHz కావచ్చు లేదా అనువర్తనం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాస్తవానికి మాట్లాడే ఈ సమీకరణాన్ని ఇక్కడ ఈ ప్రత్యేక విషయానికి సరళీకృతం చేయవచ్చు నేను తరువాత వివరణాత్మక ఉదాహరణ ఇస్తాను కానీ ప్రస్తుతం మీరు ఈ ప్రత్యేకమైన విషయాన్ని తీసుకోవచ్చు వాస్తవానికి మీరు నిజంగా చేయాల్సిందల్లా రెండు వైపులా లాగరిథం తీసుకొని దానిని n కోసం సరళీకృతం చేసి పరిష్కరించండి కాబట్టి n మీకు ఫిల్టర్ యొక్క ఆర్డర్ ని ఇస్తుంది మరియు మనకు ఇక్కడ ఉన్నది 10A10 ఇక్కడ A అనేది dB లో అటెన్యుయేషన్ కాబట్టి ఇది మైనస్ A అని వ్రాయబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇది మైనస్ 20 డిబి లేదా మైనస్ 30 డిబి అవుతుంది అయితే A అనేది ప్లస్ సంఖ్య కాబట్టి ఇది 20 dB అయితే మీరు ఇక్కడ 20 ను ఉంచబోతున్నారు ఇది 30 డిబి అయితే మీరు ఇక్కడ 30 ని ఉంచండి మరియు ఇక్కడ ఇది ω1 మరియు ωc మధ్య నిష్పత్తి ω1 అనేది మనం అటెన్యుయేషన్ A గా ఉండాలని కోరుకునే ఫ్రీక్వెన్సీ మరియు ωc అనేది కటాఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇప్పుడు మనం చేయవలసినది g పారామితులను తెలుసుకోవాలి సరే కాబట్టి బటర్వర్త్ లొ పాస్ ఫిల్టర్ కోసం మనం g పారామితులను చాలా సరళమైన పద్ధతిలో కనుగొనవచ్చు కాబట్టి ఇక్కడ g0 gn 1 1 సరే కాబట్టి g0 మీరు గుర్తుచేసుకుంటే అది 1 గా తీసుకుంటున్న మూల నిరోధకత gn 1 1 కు సమానమైన లోడ్ నిరోధకతకు అనుగుణంగా ఉంటుంది మరియు ఇవి gk అనే సాధారణ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడిన విభిన్న g పారామితులు మీకు నా పేరు తెలిస్తే నా పేరు కూడా జికె గిరీష్ కుమార్ మరియు వాస్తవానికి జికె కూడా సాధారణ జ్ఞానం కోసం నిలుస్తుంది కాబట్టి gk వాస్తవానికి ఈ చాలా సరళమైన వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది అది gk 2 2n ఇక్కడ k 1 2 3 మరియు n అనేది ఫిల్టర్ యొక్కఆర్డర్ n మూలకాల సంఖ్య అవుతుంది కాబట్టి ఉదాహరణ గా n5 ని తీసుకుందాం కాబట్టి మీరు n5 ని తీసుకుంటే5 2 విలువ 10 కి సమానం అవుతుంది మరియు ఇప్పుడు మీరు చేసేదంతా మొదటి k ను 1 కి సమానం గా ఉంచారు ఇది 2 మైనస్ 1 అవుతుంది కాబట్టి అది pi డివైడెడ్ బై 10 అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు సరళీకృతం చేస్తే మీకు 0 618 లభిస్తుంది అప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా k యొక్క విలువను మార్చండి కాబట్టి 2 2 4 అవుతుంది 4 మైనస్ 1 3 అవుతుంది అప్పుడు మూడవ ది ఇది 3 2 6 అవుతుంది 6 మైనస్ 1 5 అవుతుంది తరువాత 7 తరువాత 9 మీరు 0 618 1 618 2 1 618 లభిస్తుంది ఇక్కడ ఫిల్టర్ సిమెట్రికల్ గా ఉంది అని నేను చెప్పాలనుకుంటున్నాను అంటే g1 g5 కి సమానంg2 g4 కు సమానం ఇప్పుడు మీరు ఈ సాధారణ వ్యక్తీకరణ ను ఉపయోగించి గణన చేయవచ్చు అయితే మీరు నిజంగా ఈ ప్రత్యేక పట్టికను ఉపయోగించవచ్చు మరియు ఈ పట్టిక మీకు ఏమి ఇస్తుంది ఇది n 1 నుండి 10 వేర్వేరు విలువలకు g పారామితుల విలువను మీకు ఇస్తుంది కాబట్టి మేము ఇప్పుడే ఏమి చేసాము మీరు ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ను ఉపయోగించి g పారామితులను లెక్కించవచ్చు లేదా మీరు g పరామితిని తెలుసుకోవడానికి పట్టికను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ పట్టిక n 1 నుండి 10 వరకు g పారామితులను ఇస్తుంది మరియు g1 g2 g3 అన్ని పారామితులు ఈ ప్రత్యేక పట్టిక లో ఇవ్వబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం g పారామితులను కనుగొన్న తరువాత ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ g పారామితులు సాధారణీకరించినఇంపెడెన్స్ కొరకు నిర్వచించబడతాయి ఇది R 1 కు సమానం మరియు సాధారణీకరించిన ఫ్రీక్వెన్సీ ω 1 కు సమానం కాబట్టి మనము ఇంపెడెన్స్ స్కేలింగ్ అలాగే ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ చేయాలి కాబట్టి మనం నిజంగా ఏమి చేస్తాము కాబట్టి మేము అన్ని భాగాలను ఒకే ఇంపెడెన్స్ కారకం ద్వారా మారుస్తాము కాబట్టి 1 కి బదులుగా రెసిస్టెన్క్ R0 ఉండాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి అప్పుడు అన్ని ప్రతిబంధకాలను తదనుగుణం గా మార్చాలి కాబట్టి ఉదాహరణకు L యొక్క ఇంపిడెన్స్ ఏమిటి అది Z jωL కు సమానం కాబట్టి మీరు R0 యొక్క కారకం ద్వారా ఇంపెడెన్స్ పెంచాలనుకుంటే అంటే L యొక్క అసలు విలువ R0 యొక్క కారకం ద్వారా సవరించబడాలి తద్వారా ఇంపెడెన్స్ పెరుగుతుంది ఇప్పుడు కెపాసిటెన్స్ కోసం ఇంపెడెన్స్ Z 1 jωc చే ఇవ్వబడిందని మనకు తెలుసు సరే కాబట్టి ఇప్పుడు ఇంపెడెన్స్ పెంచడానికి మనం కెపాసిటెన్స్ విలువను తగ్గించాలి కాబట్టి కెపాసిటెన్స్ను R0 యొక్క కారకం ద్వారా తగ్గించాలి కాబట్టి ఇవి కొత్త విలువలు కాబట్టి ఇంపెడెన్స్ స్కేలింగ్ కోసం మేము దీన్ని చేయాలి ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ విషయం లో మనం ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ చేస్తాము మనం ఇంపెడెన్స్ విలువను ఒకే విధంగా ఉంచుతాము కాని మేము ఫ్రీక్వెన్సీ ని మాత్రమే మారుస్తాము కాబట్టి ఉదాహరణకు మళ్ళీ ఇండక్టర్ యొక్క ఇంపెడెన్స్ ఏమిటి ఇది Z jωL కు సమానం ఇప్పుడు ω పెరిగినందున మనం l యొక్క విలువను అదే కారకం ωc ద్వారా తగ్గించాలి అదేవిధంగా కెపాసిటెన్స్ కోసం ఇంపెడెన్స్ Z 1 jωc చే ఇవ్వబడుతుంది కాబట్టి ఇంపెడెన్స్ను అలాగే ఉంచడానికి కానీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి మనం కెపాసిటెన్స్ విలువను తగ్గించాలి ఇప్పుడు మేము ఇంపెడెన్స్ స్కేలింగ్తో పాటు ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ను కలిపితే ఇంపెడెన్స్ మరియు ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ అంటారు కాబట్టి మేము ఇక్కడ రెండు కారకాలను మిళితం చేస్తాము ఇండక్టర్ యొక్క కొత్త విలువ R0 డివైడ్ బై ωc అవుతుంది కెపాసిటెన్స్ యొక్క కొత్త విలువ R0 మరియు ωc డినామినేటర్ లో వస్తుంది కాబట్టి మరలా చెప్పాలంటే కొత్త ఇండక్టర్ విలువ పాత ఇండక్టర్ విలువ నుండి లేదా g పారామితుల నుండి R0 తో గుణించడం ద్వారా సాధారణ మార్గంలో పొందబడుతుంది ఇది లోడ్ ఇంపెడెన్స్ లేదా సోర్స్ ఇంపిడెన్స్ డివైడ్ బై ωc కాగా Ck లేదా g1g3 చే ఇవ్వబడిన g పారామితుల నుండి Ck g2 రూపంలో ఉంటుంది మరియు అవన్నీ R0 మరియు ωc ద్వారా డివైడ్ చేయాలి కాబట్టి తదుపరి ఉపన్యాసం లో మేము మరింత ఆచరణాత్మక ఉదాహరణ లు తీసుకుంటాము కాబట్టి లొ పాస్ ఫిల్టర్ను నిజంగా ఎలా డిజైన్ చేయాలో చూద్దాం కాబట్టి ఈ రోజు యొక్క శీఘ్ర సారాంశం చేయడానికి మేము లొ పాస్ ఫిల్టర్ హై పాస్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ యొక్క ఐడియల్ ప్రతిస్పందన తో ప్రారంభించాము మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద మేము ఆల్ పాస్ ఫిల్టర్లను డిజైన్ చేయలేదని నేను ప్రస్తావించాను ఎందుకంటే ఫేస్ డిలే ని చిన్న పంక్తి పొడవును ఉపయోగించడం ద్వారా పొందవచ్చు అప్పుడు మేము వివిధ రకాల లొ పాస్ ఫిల్టర్ యొక్క పోలికను చూశాము ఉదాహరణకు చెప్పండి మేము మాక్సిమలీ ఫ్లాట్ లేదా బటర్వర్త్ ఫిల్టర్ లేదా చెబిషెవ్ ఫిల్టర్ బెస్సెల్ ఫిల్టర్ మరియు ఎలిప్టిక్ ఫిల్టర్ అని కూడా పిలుస్తారు ఆ తరువాత మేము బటర్వర్త్ ఫిల్టర్ యొక్క g పారామితులను పరిశీలించాము లేదా మీరు మాక్సిమలీ ఫ్లాట్ ఫిల్టర్ అని చెప్పవచ్చు మరియు ఆ తరువాత మేము ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ను పరిశీలించాము కాబట్టి తరువాతి ఉపన్యాసం లో మనం కొన్ని నిజమైన డిజైన్లను పరిశీలిస్తాము మరియు ఈ రకమైన ఫిల్టర్లను అనుకరించడం మరియు ఆశించిన ఫలితాలను ఎలా పొందాలో చూద్దాం చాలా ధన్యవాదాలు మేము మిమ్మల్ని తదుపరి ఉపన్యాసం లో చూస్తాము బై